IP లేదా మేధో సంపత్తి అనే పదం యొక్క మూలం మేధో సంపత్తి అనే పద ప్రయోగంలో 'మేధో' మరియు 'ఆస్తిసంపత్తి' అనే రెండు పదాలు ఉన్నాయి దానిలోని 'మేధో' భాగం ఒక సృజనాత్మక ప్రయత్నం ద్వారా సృష్టించిన ఉత్పత్తిని సూచిస్తుంది ఆ పద బంధంలోని 'ఆస్తి' అనే భాగం మీకు ఆ మేధో ఆస్తితో సంబంధం ఉన్న హక్కులను సూచిస్తుంది ఈ ఆస్తిని అనుభవించడానికి లేదా ఆస్వాదించడానికి మీకు ప్రత్యేక హక్కులను అది ఇస్తుంది మేధో సంపత్తి అనే పదం ఈ మధ్య కాలం లోనే పుట్టింది ఇప్పుడు ఆ పద ప్రయోగం గురించి ఆలోచిస్తే 1949వ సంవత్సరం లో రాయబడిన భారత రాజ్యాంగం మేధో సంపత్తి అనే పదాన్ని ఉపయోగించకుండా వివిధ రకాల మేధో సంపత్తి హక్కుల గురించి ప్రస్తావించింది భారత రాజ్యాంగం పేటెంట్ల గురించి మాట్లాడుతుంది కాపీరైట్ గురించి మాట్లాడుతుంది ట్రేడ్మార్క్ల గురించి మాట్లాడుతుంది కాని మేధో సంపత్తి అనే మాటను ఎక్కడా ఉపయోగించదు కాబట్టి 1949 లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో మేధో సంపత్తి అనే పదం వాడుకలో లేదు ప్రపంచ మేధో సంపత్తి సంస్థ స్తాపించబడిన తర్వాత ఈ పదం ప్రజాదరణ పొందింది మేధో సంపత్తికి ఒక నిర్వచనం వచ్చింది ఇది మేధో సంపత్తిని వివిధ రకాల విషయాలపై వ్యక్తీకరించే వస్తువుల లేదా హక్కుల సమాహారంగా నిర్వచించింది ముందుగా పేటెంట్ కార్యాలయాన్ని మొదలు పెట్టారు అదే పేటెంట్ కార్యాలయం ట్రేడ్మార్క్ కార్యాలయంగా పనిచేసింది కాబట్టి దీనిని పేటెంట్ మరియు ట్రేడ్మార్క్ కార్యాలయం అని పిలిచేవారు కానీ ఇటీవల పేటెంట్ కార్యాలయాన్ని మేధో సంపత్తి కార్యాలయంగా మార్చారు ఇప్పుడు అది ఒక అధికారిక ఉదాహరణ అలా మేధో సంపత్తి అనే పదం ప్రస్తుతం వాడుకలోకి రావడాన్ని మనం చూడవచ్చు 1990 లలో మేధో సంపత్తి అనే ఒక కోర్సును న్యాయ విద్యా పాఠశాలల్లో సిలబస్గా ప్రవేశపెట్టారు ఇటీవల 2016 లో జాతీయ మేధో సంపత్తి విధానం తీసుకు వచ్చారు ఇది మేధో సంపత్తి హక్కులపై తీసుకు రాబడిన మొట్ట మొదటి విధానం జాగ్రత్తగా గమనిస్తే 1949 నుండి 2016 వరకు ఈ పదాన్ని భారతదేశంలో ఎలా ఉపయోగించారో మరియు ఇప్పుడు సాధారణ వాడకంలో ఉన్న పదాలలో ఒకటిగా దాన్ని ఎలా అంగీకరించారో మీరు చూడవచ్చు ఇప్పుడు దీని పరిధి ఏమిటి పేటెంట్లు కాపీరైట్లు ట్రేడ్మార్క్లు భౌగోళిక సూచనలు మరియు డిజైన్లు వీటి గురించి మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం వీటన్నిటి మధ్య సారూప్యత ఏమైనా ఉందా ఇప్పుడు మేధావులు చెప్పేది ఏమిటంటే 'ఈ మేధో సంపత్తి రక్షణ' అనేది ముట్టుకోలేనికనిపించని ఆస్తుల రక్షణ మార్గమే మేధో సంపత్తి రక్షణ చట్టం

ముట్టుకోలేనికనిపించని ఆస్తుల రక్షణను ఇది అందిస్తుంది ఇప్పుడు ముట్టుకోలేనికనిపించని ఆస్తులు కాబట్టి ఈ రెండూ వేర్వేరు కాదు ఒక దానితో మరొకటి ముడిపడి ఉంటాయి అనుసంధానించబడి ఉంటాయి ఉదాహరణకు ఒక వడ్రంగి కుర్చీ చేయడానికి ప్రయత్నించినప్పుడు అతను చాలా శారీరక శ్రమ చేస్తాడు కానీ ఆ కుర్చీని రూపకల్పన చేయడంలో ఏదో ఒక సమయంలో అతని సృజనాత్మక శ్రమ కూడా ఉంటుంది విడి భాగాలు తయారు చేయడంలో వాటిని ఒకచోట చేర్చి సౌందర్యవంతమైన మరియు క్రియాత్మకమైన కుర్చీని చేయడంలో అతని సృజనాత్మక శ్రమ ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇవన్నీ మనం చూడలేకపోవచ్చు కనిపించే వస్తువు అయిన కుర్చీని తయారు చేయడంలో కనిపించని సృజనాత్మకత ఉంటుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి పుస్తక ఉదాహరణకి తిరిగి వస్తే పుస్తకం యొక్క వ్రాతపూర్వక భాగం లేదా పుస్తకం రాయడానికి చేసిన సృజనాత్మక ప్రయత్నం కాపీరైట్ ద్వారా రక్షించబడుతుంది కాగా పుస్తకం తయారు చేయడంలోని భౌతిక ఆస్తి అయిన కాగితం ముద్రణలో ఉపయోగించిన సిరా పుస్తక ముఖ చిత్రం మరియు బుక్మార్క్ ఇవన్నీ కాపీరైట్ ద్వారా రక్షించబడని భౌతిక వస్తువులు కాపీరైట్ హక్కు అనేది సాహిత్య పని లేదా కళాత్మక పని లేదా సృజనాత్మక పనిలో వున్న ఆ 'కనిపించనిముట్టుకోలేని' హక్కును మాత్రమే రక్షిస్తుంది కాబట్టి ఈ చట్టం ఏమి చేస్తుంది ఈ చట్టం కనిపించని విషయాలనుముట్టుకోలేని విషయాలను రక్షిస్తుంది అప్పుడే ఈ మేధో సంపత్తి హక్కులకు అర్ధం ఉంటుంది కాబట్టి మేధో సంపత్తి హక్కులను అర్థం చేసుకోవాలంటే అవి కనిపించని విషయాలనుముట్టుకోలేని విషయాలను పరి రక్షించే హక్కులు అంతే అయితే వాటి ప్రభావం భౌతికంగా మనకు కనిపిస్తుంది ఉదాహరణకు ఒక టాబ్లెట్ను తీసుకుంటే దాన్ని చూర్ణం చేసి పొడి చేసి చూడగలుగుతాం దాన్ని ముట్టుకోవచ్చు కాని ఈ టాబ్లెట్ కు పేటెంట్ ఉందని నేను మీకు చెబితే అది ఏమిటో మీకు వెంటనే అర్ధం కాదు మీరు వెళ్లి పేటెంట్ నంబర్ను చూస్తే తప్ప మీరు దాన్ని అర్ధం చేసుకోలేరు విశ్లేషించలేరు కాబట్టి కనిపించనివి కనిపించేవి ఒక దానిపై మరొకటి ఆధార పడి ఉంటాయి అని అర్ధం చేసుకోవచ్చు కాబట్టి కాపీరైట్ అనేది కొన్ని పనులను చేయడానికి ప్రత్యేకమైన హక్కును ఇస్తుంది ఉదాహరణకు మీకు కాపీరైట్ ఉంటే మీకు మరిన్ని కాపీలు చేసే హక్కు వస్తుంది అది కాపీరైట్ అంటే ఏమిటో సాధారణమైన వివరణ కాబట్టి మీకు మరిన్ని కాపీలు చేసే హక్కు ఉంటే ఏ ఇతర వ్యక్తి అయినా మీ అనుమతి లేకుండా లేదా మీ సమ్మతి లేకుండా మీ పుస్తకం యొక్క కాపీలు మరిన్ని తయారుచేస్తే మీ హక్కును వారు ఉల్లంఘించినట్లే ఆ వ్యక్తి మీకు మాత్రమే ఉన్న హక్కును ఉల్లంఘిస్తున్నాడు కాబట్టి పుస్తక ఉదాహరణకి తిరిగి వద్దాం కాపీరైట్ చేసిన పుస్తకం ఉంటే పుస్తకంలోని భౌతిక ఆస్తి ఆ కాగితంలో సిరాలో ముఖచిత్రంలో గమ్లో లేదా దానిని కట్టుకోవడానికి ఉపయోగించే దారంలో బుక్ మార్క్ ఉంటే దానిలో కనిపిస్తుంది ఈ భౌతిక ఆస్తి ఆ పుస్తకం అమ్మిన సమయంలో దాన్ని కొన్న వ్యక్తికి పూర్తిగా బదిలీ చేయబడుతుంది కాబట్టి మీరు పుస్తకం కోసం డబ్బు చెల్లించారు కాబట్టి ఆ భౌతిక ఆస్తి మీదే ఇప్పుడు మీరు ఆ పుస్తకాన్ని ఏమైనా చేయవచ్చు మీకు పుస్తకం నచ్చకపోతే మీరు దానిని దూరంగా ఉంచవచ్చు మీరు దానిని ప్రదర్శన మార్గంగా చూపించాలనుకుంటే మీరు దానిని కాల్చవచ్చు మీరు దాన్ని ముక్కలు చేయవచ్చు పుస్తకం యొక్క భౌతిక అంశాల విషయానికి వస్తే మీరు చేయగలిగేది ఏదైనా మీరు చేయవచ్చు మీరు పుస్తకాన్ని మీ దిండు కింద కూడా ఉంచవచ్చు మరియు దాన్ని అసలు చదవకుండా ఉండవచ్చు ఇదంతా మీ హక్కు పుస్తకం యొక్క 'మేధో భాగం' విషయానికి వస్తే మీపై కొన్ని పరిమితులు ఉంటాయి ఆ కంటెంట్తో మీరు ఏది బడితే అది చేయలేరు మీరు ఆ అధ్యాయం యొక్క ఫోటో తీసి ఇంటర్నెట్లో పెట్టలేరు మీరు అధ్యాయం యొక్క బహుళ కాపీలను తయారు చేసి దానిని అమ్మలేరు యూట్యూబ్లో ఈ పుస్తకాన్ని లైవ్ స్ట్రీమింగ్ పెట్టి ఒక్కో పేజి తిప్పుతూ అందరూ దాన్ని ఒకే సారి చూసేటట్లు చేయలేరు ఇవన్నీ కాపీరైట్ యజమాని పుస్తకాన్ని కొనుగోలు చేసిన వ్యక్తిపై విధించే పరిమితులు కాబట్టి పుస్తకంలో కనిపించని ముట్టుకోలేని మేధోసంపత్తి ఏదైతే ఉందో దాన్ని ఎవరూ వాడుకోకుండా కాపీరైట్ ఆ రచయితకు హక్కు ఇస్తుంది కాని భౌతిక ఆస్తి విషయానికి వస్తే అలాంటి పరిమితులేవి ఉండవు కాబట్టి మేధో సంపత్తి హక్కులను సృజనాత్మకతలో ప్రత్యేక హక్కులుగా మనం అర్థం చేసుకోవాలి ఇవి భౌతిక ఉత్పత్తిలో వ్యక్తమవుతుంది ఇప్పుడు వ్రాతపూర్వక రచన యొక్క మరొక ఉదాహరణను వంట పుస్తకంలో మనం చూడవచ్చు ఈ వంటల పుస్తకం కాపీరైట్ ద్వారా రక్షించబడినప్పుడు మీరు ఆ వంట రెసిపీ యొక్క కాపీలను తయారు చేయలేరు మరియు మీరు ఇతరులతో దాన్ని పంచుకోలేరు కానీ రెసిపీని అర్థం చేసుకోవటానికి మరియు అంతిమ ఉత్పత్తిని సృష్టించడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని కాపీ రైట్ ఆపలేదు ఎందుకంటే ఇది వారి స్వంత వంటకం పుస్తకం కాపీలు తయారు చేయడం ఆపవచ్చేమో గానీ ఆ వంటను చేసి దాని ఇతరులతో పంచుకోవడాన్ని ఇది ఆపలేదు ఇప్పుడు మేధో సంపత్తి హక్కులకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి మేము చెప్పినట్లుగా ఇవి యూజర్ యొక్క హక్కులు మరియు ఆ హక్కులపై కొన్ని పరిమితులు ఉన్నాయి సాధారణంగా మేధో సంపత్తి హక్కులు ఉత్పత్తిని తయారు చేయడం ఉపయోగించడం అమ్మడం మార్కెటింగ్ దిగుమతి చేసుకోవడం లేదా దానిని తయారు చేసే ప్రక్రియని కవర్ చేస్తాయి దీనికి మించినది మేధో సంపత్తి హక్కు పరిధిలోనికి రాదు దీన్ని పేటెంట్ల గురించి మాట్లాడే సందర్భంలో మాట్లాడుతున్నాము పేటెంట్లు ఈ హక్కులన్నింటినీ అందిస్తున్నాయి హక్కు వివిధ మార్గాల్లో సృష్టించబడుతుంది అది డిపాజిట్ ద్వారా కావచ్చు రిజిస్ట్రేషన్ ద్వారా కావచ్చు ఇది మీరు నిరూపించాల్సిన అవసరం ఉన్న కొన్ని భావనల ద్వారా కావచ్చు ఉదాహరణకు కాపీరైట్ విషయంలో మీరు ఒరిజినాలిటీ నిరూపించుకోవాలి పేటెంట్ల విషయంలో మీరు ఆవిష్కరణలో నూతనత్వాన్ని లేదా కొత్తదనాన్ని చూపించాలి కాబట్టి మేధో సంపత్తి హక్కుల ద్వారా ఇవ్వబడిన హక్కులపై ఇవి కొన్ని పరిమితులు వీటి గురించి వచ్చే ఉపన్యాసాలలో వివరంగా తెలుసుకుందాం మేధో సంపత్తి యొక్క ప్రత్యేక లక్షణం ముట్టుకోలేనిచూడలేని ఆస్తుల రక్షణ బహుళ కాపీలను సృష్టించడానికి ఒక మార్గం అది స్వయంగా అందిస్తుంది ఉదాహరణకు ఒక రచయిత పుస్తకం రాసాడు అన్న వాస్తవం ఆ పుస్తకం యొక్క బహుళ కాపీలను చేయడానికి రచయితను అనుమతిస్తుంది ఇది ఒక ఔషధం అయితే ఆ ఔషదాన్ని తయారు చేసిన కంపెనీ కు దాని బహుళ కాపీలను తయారు చేయడానికి లేదా భారీగా ఉత్పత్తి చేయడానికి లేదా నకిలీ చేయడానికి అనుమతిస్తుంది అదే కాపీరైట్ చేసిన విండోస్ 10 లాంటి సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ అయితే మైక్రోసాఫ్ట్ కంపెనీకి దాని యొక్క బహుళ కాపీలు చేయడానికి అనుమతిస్తుంది కాబట్టి బహుళ కాపీలను సృష్టించగల సామర్థ్యం మేధో సంపత్తి హక్కు యజమానికి ఇచ్చి దాని ద్వారా మేధో సంపత్తిచే కవర్ చేయబడిన విషయాన్ని వాణిజ్యపరంగా వాడుకోడానికి అనుమతిస్తుంది ఇది కూడా ఒక వరంలా కనిపిస్తుంది కాని ఇది యజమానికి అననుకూలమైన విషయం ఈ ఆస్తిని భారీగా కాపీ చేసి నకిలీ చేయవచ్చనే వాస్తవంలోనే బోల్డంత ఇబ్బంది ఉంది ఎందుకంటే ఇలా నకిలీ కాపీలు యజమాని చేసుకుంటూ పోతే వేరే ఎవరైనా అదే పద్ధతి ద్వారా ఈ హక్కులకు భంగం కలిగించవచ్చు కాబట్టి ఒక వ్యక్తి యొక్క మేధో సంపత్తిని ఇతరులు ఉపయోగించకుండా రక్షించే పద్ధతి మేధో సంపత్తి హక్కుల ద్వారా మనకు వస్తుంది మేధో సంపత్తి హక్కులంటేనే నకిలీలు తయారు చేసే అవకాశమున్న ముట్టుకోలేనిచూడలేని ఆస్తుల రక్షణ హక్కు